ఈ ఉపన్యాసంలో మేము పారిశ్రామిక పాటు ఇటీవలి సంవత్సరాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి కాబట్టి ప్రాథమికంగా ఈ రెండు ప్రయత్నాలు ప్రకృతిలో చాలా సారూప్యంగా ఉన్నప్పటికీ వాటి మూలం కొంచెం భిన్నంగా ఉంటుంది కాబట్టి పారిశ్రామిక ఇంటర్నెట్ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్తో ముడిపడి ఉంది ఈ పదాన్ని పారిశ్రామిక ఇంటర్నెట్ అని పిలుస్తారు మునుపటి ఉపన్యాసంలో మేము చర్చించిన పారిశ్రామిక IoT లాగా కాదు కానీ తరచుగా పరిశ్రమలలోని వ్యక్తులు పరస్పరం మార్చుకుంటారు కాబట్టి జనరల్ ఎలక్ట్రిక్ మరియు మరికొందరు సభ్యులతో కలిసి పారిశ్రామిక ఇంటర్నెట్ కన్సార్టియం ఐఐసిని స్థాపించారు మరియు ఈ కన్సార్టియం శరీరం ఇది భవిష్యత్తులో ఈ పారిశ్రామిక ఇంటర్నెట్ను రూపొందించడానికి ప్రధాన పాత్ర పారిశ్రామిక స్థాయిలో మూడు ఆవిష్కరణల మూడవ తరంగం పరిశ్రమలలో ఈ పారిశ్రామిక ఇంటర్నెట్ మరియు ఇది కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ ప్రకారం పరిశ్రమలు గడిచిన గత పెద్ద సంవత్సరాలుగా పారిశ్రామిక రంగంలో విప్లవాన్ని వారు ఈ విధంగా చూశారు ఇవి ప్రాథమికంగా చిత్రపటంగా ఇక్కడ చూపించబడ్డాయి వేవ్ ఒకటి పారిశ్రామిక విప్లవం వేవ్ రెండు ఇంటర్నెట్ విప్లవం మరియు వేవ్ మూడు పారిశ్రామిక ఇంటర్నెట్ కాబట్టి పారిశ్రామిక విప్లవం 150 సంవత్సరాల క్రితం జరిగింది 1750 లలో ఇది ప్రారంభమైంది మరియు 1900 ప్రారంభంలో ముగిసింది కాబట్టి అది పారిశ్రామిక విప్లవం భారీ ఉత్పత్తి కాబట్టి ఇది మొదటి దశ మరియు ఇది 18 వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైంది రెండవ దశలో ప్రాథమికంగా మరియు విద్యుత్ కాబట్టి ఐసి ఇంజిన్ల ఆవిష్కరణ ప్రారంభం ప్రాథమికంగా రవాణా రంగంలో చాలా అభివృద్ధికి దారితీసింది కాబట్టి ప్రాథమికంగా ఈ వేర్వేరు ఇంజన్లు పెట్రోల్ ఇంజన్లు డీజిల్ ఇంజన్లు ఈ వేర్వేరు వాహనాలు ఉపయోగించేవి ఈ ఐసి ఇంజిన్ల ఆవిష్కరణ ఫలితంగా ఉన్నాయి విద్యుత్తు కూడా వివిధ రకాల పురోగతులను తెస్తుంది వివిధ రకాలైన కమ్యూనికేషన్ల పరంగా పురోగతి వేర్వేరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ వివిధ యంత్రాల మధ్య మరియు యంత్రం మరియు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ కాబట్టి విద్యుత్తు రాక సహాయంతో ఈ విభిన్న విషయాలన్నీ సాధ్యమయ్యాయి పారిశ్రామిక విప్లవం యొక్క లోపాలు ఏమిటంటే పారిశ్రామిక విప్లవం సమాజంలో వ్యర్థ ఉత్పత్తుల పరిమాణం పెరిగాయి మరియు ఇవి పర్యావరణంపై చాలా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉన్నాయి పారిశ్రామిక విప్లవం యొక్క రెండవ ప్రతికూల లేదా ప్రతికూల ప్రభావం కార్మికుల చెడు పని వాతావరణంలో పెరుగుదల మూడవది అసమర్థత కాబట్టి ఇవి పారిశ్రామిక విప్లవం యొక్క విభిన్న లోపాలు పారిశ్రామిక విప్లవం తరువాత ఇంటర్నెట్ విప్లవం ఇది 1950 లలో ప్రారంభమై 50 సంవత్సరాలకు పైగా కొనసాగింది కాబట్టి ఈ ఇంటర్నెట్ విప్లవం వేర్వేరు కంప్యూటర్ల నెట్వర్క్ను నిర్మించడానికి ప్రభుత్వ ప్రాయోజిత ప్రాజెక్టుతో ప్రారంభమైంది కాని ప్రారంభ రోజుల్లో కంప్యూటర్లు చాలా పెద్దవిగా ఉండేవి ఈ కంప్యూటర్లు పోర్టబుల్ కాదు ఈ ప్రభుత్వ ప్రాయోజిత ప్రాజెక్ట్ పెంచడానికి దీనిని ఎలా ఉపయోగించవచ్చనేది ప్రశ్న కాబట్టి ప్రాథమికంగా మనం ఏమి అనుకుంటున్నాము అంటే పరిశ్రమలలోని ఈ విభిన్న యంత్రాలు వేర్వేరు కంప్యూటర్లకు అనుసంధానించబడతాయి మరియు ఈ కనెక్టివిటీ ద్వారా ఈ యంత్రాల పరిస్థితిని మరింత సమర్థవంతంగా పర్యవేక్షించడం సాధ్యమే ముందు ఈ కంప్యూటర్ నెట్వర్క్లు ఈ భావన నిరూపించబడ్డాయి తరువాత వరల్డ్ వైడ్ వెబ్ యొక్క ఆవిర్భావం వచ్చింది మరియు ఇప్పుడు ప్రపంచవ్యాప్త వెబ్ ఏదో అని మనం చూడవచ్చు ఇది సమాజంలోని ప్రతి ఒక్కరూ మరియు పరిశ్రమలలో కూడా ప్రాచుర్యం పొందింది ముఖ్యంగా అన్ని పరిశ్రమలు చాలా ఉన్నాయి వరల్డ్ వైడ్ వెబ్ యొక్క ఇంటర్నెట్ ఉపయోగం మరియు మొదలైనవి కాబట్టి కంప్యూటింగ్ సామర్థ్యం కూడా సంవత్సరాలుగా పెరిగింది మనకు చిన్న పరిమాణ కంప్యూటర్లు ఉన్నాయి అవి చాలా దశాబ్దాల క్రితం ఉన్న కంప్యూటర్ల మాదిరిగానే శక్తిని కలిగి ఉన్నాయి ఈ కంప్యూటింగ్ సామర్థ్యం పెరిగింది మరియు ఈ కంప్యూటర్లు కూడా పోర్టబుల్ అయ్యాయి కాబట్టి ఈ పోర్టబిలిటీ కారణంగా ఇంటర్నెట్ కూడా చాలా ప్రాచుర్యం పొందింది ప్రతిఒక్కరూ ఇప్పుడు కంప్యూటర్ను కలిగి ఉన్నారు ఈ కంప్యూటర్లు చాలా దశాబ్దాల క్రితం ఉన్నదానికంటే చాలా ఎక్కువ పనితీరును కనబరుస్తున్నాయి మరియు ఇవి పోర్టబుల్ అయినందున ఇప్పుడు పోర్టబుల్ మరియు చౌకగా కూడా సాధ్యమే కంప్యూటర్లు చాలా చౌకగా ఉంటాయి అందువల్ల ఇంటర్నెట్ కూడా బాగా ప్రాచుర్యం పొందింది మరియు వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భావంతో వివిధ పారిశ్రామిక ప్రక్రియల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వివిధ పారిశ్రామిక రంగాలలో ఉపయోగం కోసం వివిధ ఇంటర్నెట్ ఆధారిత లేదా వెబ్ ఆధారిత అనువర్తనాలు అభివృద్ధి చేయబడ్డాయి ఇంటర్నెట్ మరియు కంప్యూటర్ నెట్వర్క్ల ఆగమనంతో ఇప్పుడు పెద్ద భౌగోళిక దూరం ద్వారా వేగంగా సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం సాధ్యమవుతుంది మరియు అంతకుముందు అది సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు వివిధ పరిశ్రమలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడే అవకాశం ఉంది మరియు అవి భౌగోళికంగా కలిసి ఉండకపోవచ్చు వారు భౌగోళికంగా దూరంగా ఉండవచ్చు కానీ ఇప్పటికీ వారు ఒకరితో ఒకరు మాట్లాడగలుగుతారు అప్పుడు పారిశ్రామిక ఇంటర్నెట్ వచ్చింది మరియు ఇది ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తున్న ఈ కొత్త విప్లవం పారిశ్రామిక ఇంటర్నెట్ విప్లవం ఇది ఇంటర్నెట్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్నెట్తో పరిశ్రమలకు అనుసంధానించడం గురించి కాబట్టి ప్రస్తుతం మేము మూడవ వేవ్ లేదా పారిశ్రామిక ఇంటర్నెట్ వేవ్ కింద ఉన్నాము మరియు అది ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదు GE ప్రకారం పారిశ్రామిక ఇంటర్నెట్ను ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థ యొక్క అనుబంధంగా నిర్వచించవచ్చు తక్కువ ఖర్చుతో కూడిన సెన్సింగ్ ఇంటర్నెట్ ద్వారా ఇంటర్కనెక్టివిటీ మరియు అధిక స్థాయి కంప్యూటింగ్ మరియు విశ్లేషణలతో కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మేము సెన్సింగ్ ఇంటర్ కనెక్టివిటీ గురించి మాట్లాడుతున్నాము మరియు మేము కంప్యూటింగ్ మరియు అనలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాము పారిశ్రామిక ఇంటర్నెట్ అభివృద్ధి మరియు విలీనంలో మూడు వేర్వేరు స్తంభాలు ఇవి కాబట్టి పారిశ్రామిక ఇంటర్నెట్లో మూడు కీలక అంశాలు ఉన్నాయి మొదటిది తెలివైన యంత్రాలు కాబట్టి వేర్వేరు కంప్యూటింగ్ మూలకాలను మరియు మూడవది మనకు పనిలో ఉన్నవారు ఇవి వేర్వేరు పరికరాలను మరియు వేర్వేరు యంత్రాలను కనెక్ట్ చేయడంలో సహాయపడే మూడు ముఖ్యమైన అంశాలు ఇంటెలిజెంట్ మెషీన్లు ఇవి సహ స్థానంగా ఉండకపోవచ్చు పరికరాలు సెన్సార్ యాక్యుయేటర్ల ద్వారా నియంత్రించబడతాయి మరియు విభిన్న ఆధునిక ఐటి హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తాయి అధునాతన విశ్లేషణలు ఇక్కడ మేము మాట్లాడుతున్నాము భారీ మొత్తంలో డేటాను నిర్వహించడం ఈ విభిన్న పరికరాల నుండి ఉత్పత్తి చేయబడినవి అధునాతన ప్రిడిక్టివ్ డేటా ఇన్పుట్ ఇవి ప్రతిపాదించబడుతున్నాయి మరియు ఈ అల్గోరిథంలు చాలా వాటి ఆధారాన్ని కలిగి ఉన్నాయి వాటి మూలాన్ని ఆధునిక గణాంకాలలో కలిగి ఉన్నాయి అధునాతన యంత్ర అభ్యాసం మరియు కృత్రిమ మేధస్సులో పనిలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి పరస్పరం అనుసంధానించబడి ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వేర్వేరు వ్యక్తులు ఇప్పుడు ఉన్న ప్రదేశంతో సంబంధం లేకుండా ఈ వేర్వేరు వ్యక్తులు వారు యంత్రాలను పర్యవేక్షించగలరు అవి ఉండకపోవచ్చు వారు ఎక్కడ ఉన్నారు కానీ దూరం దూరంలో ఉండవచ్చు మరియు ఇప్పుడు ఇది సాధ్యమే పరిశ్రమలకు మరింత సౌలభ్యం మరియు నాణ్యమైన సేవలను అందించడానికి యంత్రాల పరిస్థితిని పర్యవేక్షించే వ్యక్తులు కాబట్టి ఇవి మూడు వేర్వేరు ముఖ్య అంశాలు ఇంటెలిజెంట్ మెషీన్లు వివిధ రకాల యంత్రాలు వేర్వేరు ప్రదేశాలలో ఉన్నాయి మరియు అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి ఈ యంత్రాలను అధునాతన సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను ఉపయోగించి పర్యవేక్షించవచ్చు మరియు మొత్తంమీద వివిధ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అంశాలను ఉపయోగించి అనుసంధానించబడి ఉంటుంది అధునాతన విశ్లేషణలు వివిధ రకాల యంత్రాలు మరియు సెన్సార్ల నుండి ఉత్పత్తి చేయబడిన భారీ డేటా ఈ డేటాను ముందస్తు గణాంక యంత్ర అభ్యాసం మరియు వేర్వేరు అంచనాలను రూపొందించడానికి AI పద్ధతుల సహాయంతో విశ్లేషించవచ్చు మరియు ఈ అంచనాలతో ప్రాథమికంగా ఇప్పుడు అది సాధ్యమే ఇంటెలిజెంట్ మెషీన్లు ఆటోమేటెడ్ కావడం మరియు ఆటోమేషన్ మరియు ఇంటెలిజెంట్ మెషీన్ల ఈ యుగం ఆధునిక విశ్లేషణలు భారీ పాత్ర పోషిస్తున్న చోట మేము మాట్లాడుతున్నాము పనిలో ఉన్న వ్యక్తులు కాబట్టి వెబ్ మరియు మొబైల్ ఇంటర్ఫేస్ వేర్వేరు వ్యక్తులు వంటి విభిన్న సహకార ప్లాట్ఫారమ్ల ద్వారా ఇప్పుడు ఇది సాధ్యమవుతుంది వారు ఒకరితో ఒకరు మాట్లాడగలుగుతారు వారు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వగలరు మరియు వారు మీరు కనెక్ట్ చేయగల ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సంబంధం లేకుండా ఒకరికొకరు కాబట్టి ప్రాథమికంగా ఒక వైద్యుడు నియంత్రించగలడు మరియు ఇది వ్యవస్థను మరింత తెలివిగా చేస్తుంది మరియు ఈ సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక ఇంటర్నెట్ను ఉపయోగించడం ద్వారా వేర్వేరు యంత్రాలను మరింత సులభంగా నిర్వహించడం మరియు ఆపరేట్ చేయడం మరియు మొత్తం కార్యాలయాన్ని మెరుగుపరచడం సాధ్యమవుతుంది ఈ విభిన్న పరిశ్రమలు అందించే సేవల భద్రత మరియు నాణ్యత పారిశ్రామిక ఇంటర్నెట్ వాణిజ్య విమానయానం రైలు రవాణా విద్యుత్ ఉత్పత్తి చమురు మరియు గ్యాస్ రంగాలు మరియు ఆరోగ్య సంరక్షణ యొక్క వివిధ అనువర్తనాలు పారిశ్రామిక ఇంటర్నెట్ యొక్క ఈ విభిన్న అనువర్తనాలలో మరియు నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ఉన్నాయి మరియు ఇవి మొత్తం పారిశ్రామిక ఇంటర్నెట్ వాడకం యొక్క విభిన్న ప్రయోజనాలు మెరుగుపరచడానికి పారిశ్రామిక పరిస్థితులు పారిశ్రామిక ప్రక్రియలు యంత్రాలు పర్యవేక్షణ మరియు మొత్తం పని పరిస్థితి ఈ వేర్వేరు పరిశ్రమలలో పనిచేస్తున్న వివిధ వ్యక్తుల భద్రత వాణిజ్య విమానయానం పరంగా పారిశ్రామిక ఇంటర్నెట్ విమానయాన కార్యకలాపాలు మరియు ఆస్తి నిర్వహణ రెండింటినీ మెరుగుపరచడం ద్వారా వాణిజ్య విమానయాన పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చింది ఇప్పుడు విమానయాన కార్యకలాపాల పరంగా పారిశ్రామిక ఇంటర్నెట్ సహాయంతో మొత్తం ఇంధన వినియోగాన్ని తగ్గించడం సిబ్బందిని సమర్థవంతంగా నిర్వహించడం విమానాలను సమర్థవంతంగా షెడ్యూల్ చేయడం ఆలస్యాన్ని తగ్గించడం మరియు వివిధ విమానాలను రద్దు చేయడం ఇప్పుడు సాధ్యమే ఆస్తి నిర్వహణ పరంగా ఇంజిన్లు మరియు వివిధ యంత్రాల యొక్క ఇతర భాగాలను సరిగ్గా నిర్వహించడానికి వేర్వేరు యంత్రాలను సకాలంలో మరమ్మతు చేయడం సాధ్యపడుతుంది పారిశ్రామిక ఇంటర్నెట్ రావడంతో రియల్ టైమ్ అనలిటిక్స్ మరియు ప్రిడిక్టివ్ అల్గోరిథంల అనువర్తనంతో రైలు రవాణా ఇప్పుడు సాధ్యపడుతుంది మరియు ఇది మొత్తం నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఇంజిన్లు వంటి వివిధ యంత్ర భాగాల యొక్క విచ్ఛిన్నతను నివారించగలదు సాఫ్ట్వేర్ లభ్యత ఆపరేటర్లకు మొత్తం సిస్టమ్ యొక్క నిజ సమయ అవలోకనాన్ని అందించడంలో సహాయపడుతుంది కాబట్టి సాఫ్ట్వేర్లోని సాఫ్ట్వేర్ సహాయంతో వివిధ యంత్రాల పరిస్థితిని నిజ సమయంలో నిరంతరం పర్యవేక్షించడానికి అభివృద్ధి చేయవచ్చు కాబట్టి ఉదాహరణకు రైలు ఆపరేటర్లు రైళ్లను మరియు వాటి పరిస్థితులను నిర్వహించవచ్చు మరియు పర్యవేక్షించవచ్చు మరియు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఇప్పుడు వివిధ ఆప్టిమైజేషన్ పద్ధతుల వాడకంతో సరైన రైలు షెడ్యూల్ చేయడం కూడా సాధ్యమే విద్యుత్ రంగంలో విద్యుత్ ఉత్పత్తి అలాగే విద్యుత్తు అంతరాయం చాలా పెద్ద సమస్య మరియు విద్యుత్ కేబుల్స్ వ్యవస్థాపించబడిన చోట వంటి సమస్య కారణంగా విద్యుత్ లైన్ విచ్ఛిన్నం కావచ్చు కాబట్టి విద్యుత్ లైన్ ఎక్కడ విరిగిపోయిందో లేదా పరికరాలు ఎక్కడ పడిపోయాయో గుర్తించడం ఇప్పుడు చాలా ముఖ్యం కాబట్టి పారిశ్రామిక ఇంటర్నెట్ సహాయంతో ప్రతిదీ ఇంటర్నెట్కు అనుసంధానించబడుతుంది అందువల్ల ఈ డేటాను ప్రాప్యత చేయగలిగిన చోట రియల్ టైమ్లో స్థితి నవీకరణలు మరియు పనితీరు సంబంధిత డేటాను పొందడం సాధ్యమవుతుంది ఇది ఇంటర్నెట్ ద్వారా అయితే ప్రపంచంలోని ఎక్కడి నుండైనా డేటాను యాక్సెస్ చేయవచ్చు ఇన్కమింగ్ డేటా యొక్క విశ్లేషణ మరమ్మత్తు చేయడానికి ముందు క్షేత్ర పరిశీలన యొక్క భవిష్యత్తు వ్యయంలో సంభవించే సంభావ్య అందిస్తుంది పారిశ్రామిక ఇంటర్నెట్ యొక్క ఎంపికతో కూడా తగ్గుతుంది చమురు వేర్వేరు పరికరాల నుండి వచ్చే డేటాను విశ్లేషించడానికి మరియు భూగర్భ జలాశయం యొక్క ప్రవర్తన యొక్క అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడటానికి నేను ముందు చెప్పినట్లు హెల్త్కేర్ డొమైన్లో పారిశ్రామిక ఇంటర్నెట్ సురక్షితమైన మరియు సమర్థవంతమైన సరైన ఆసుపత్రి మరియు నిజ సమయంలో కాబట్టి ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో పారిశ్రామిక ఇంటర్నెట్ విప్లవం చాలా కీలకమైనదిగా పరిగణించబడుతుంది ఆరోగ్య సంరక్షణ పరికరాల కనెక్టివిటీ కూడా చాలా ముఖ్యమైనది ఈ కనెక్టివిటీ ప్రాథమికంగా సహాయపడుతుంది ఒక పాయింట్ నుండి మరొకదానికి డేటాను పంపమని నేను ఇంతకు ముందే మీకు చెప్తున్నాను వేర్వేరు రోగుల డేటాను లేదా ఒక పాయింట్ నుండి మరొకదానికి పంపించడమే కాకుండా ఈ సహకార వేదికపై వేర్వేరు సమాచారాన్ని పంచుకోవడానికి రోగులు ఒకరితో ఒకరు పరస్పరం అనుసంధానించబడి ఉండటానికి సహాయపడటం కూడా ఇప్పుడు సాధ్యమే ఆరోగ్య సంరక్షణ డేటా లభ్యత ఆరోగ్య సంరక్షణ పరిశోధనలో ముందుకు రావడానికి సహాయపడుతుంది పారిశ్రామిక ఇంటర్నెట్ యొక్క విభిన్న ప్రయోజనాలు ఇవి పారిశ్రామిక ఇంటర్నెట్ను స్వీకరించడంతో ఇప్పుడు ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి ఇంధనాన్ని ఆదా చేయడం సాధ్యపడుతుంది కాబట్టి ప్రతి 15 సంవత్సరాలకు పారిశ్రామిక ఇంటర్నెట్ను స్వీకరించడం ద్వారా వాణిజ్య విమానయాన పరిశ్రమలు 30 బిలియన్ డాలర్లకు పైగా ఆదా చేస్తాయని భావిస్తున్నారు విద్యుత్ ప్లాంట్ల గ్యాస్ మరియు విద్యుత్ విభాగం కూడా 65 బిలియన్ డాలర్లకు పైగా ఆదా చేస్తుంది ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో వ్యవస్థ అసమర్థతలో 1 శాతం తగ్గింపు 63 బిలియన్ డాలర్లను ఆదా చేస్తుంది ప్రపంచ రైలు నెట్వర్క్ ద్వారా సరుకు రవాణా కూడా 27 బిలియన్ డాలర్లను ఆదా చేస్తుంది అన్వేషణ సమయంలో మూలధన వ్యయంలో ఒక శాతం తగ్గింపు చమురు మరియు గ్యాస్ పరిశ్రమల అభివృద్ధి 90 బిలియన్ డాలర్లను ఆదా చేస్తుంది క్లౌడ్ ఆధారిత వ్యవస్థ యొక్క ఆవిర్భావం కాన్సెప్ట్ ద్వారా ప్రాప్యత పొందడానికి మీకు సహాయం చేస్తుంది ఇది పారిశ్రామిక ఇంటర్నెట్ యొక్క ప్రయోజనాల సారాంశం వివిధ పారిశ్రామిక డొమైన్లలో ఏవియేషన్ పవర్ హెల్త్ ఆయిల్ మరియు రైలు మరియు గ్యాస్ పారిశ్రామిక ఇంటర్నెట్ను స్వీకరించడాన్ని ప్రోత్సహించడానికి ఇవి పనిచేసే కొన్ని ఉత్ప్రేరకాలు పరికరాల అధునాతన విశ్లేషణల భద్రతా వేదిక మరియు వ్యాపార ప్రక్రియల పరంగా ఆవిష్కరణలు సంఖ్య 1 సంఖ్య 2 మౌలిక సదుపాయాలు మరియు మూడవ సంఖ్య సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ మరియు వీటిలో ప్రతి ఒక్కటి మన వద్ద ఉన్నాయి మునుపటి ఉపన్యాసాలలో మరింత వివరంగా ఇప్పటికే ఉంది టాలెంట్ డెవలప్మెంట్ ఇక్కడ మేము మాట్లాడుతున్నాము తరువాతి తరం ఇంజనీరింగ్ పద్ధతులు డేటా సైంటిఫిక్ టెక్నిక్స్ మరియు యూజర్ ఇంటర్ఫేస్ టెక్నిక్స్ టాలెంట్ మ్యాన్ మ్యాన్పవర్ టాలెంటెడ్ మ్యాన్పవర్ వారి ప్రతిభను మెరుగుపర్చడానికి కాబట్టి ఇప్పుడు పారిశ్రామిక ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోజనాలు మరియు వాగ్దానాలను కలిగి ఉందని తేల్చడానికి ఇది పారిశ్రామిక ఇంటర్నెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడింది ఇది చాలా ప్రాచుర్యం పొందింది ప్రతి ఒక్కరూ దీనిని చిన్న తరహా పరిశ్రమ లేదా మధ్య తరహా పరిశ్రమ లేదా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు పరిశ్రమ పారిశ్రామిక ఇంటర్నెట్ మరియు దాని విభిన్న అనువర్తనాలు వేర్వేరు ఉపయోగాన్ని కనుగొంటున్నాయి మరియు పరిశ్రమలలోని యంత్రాల ప్రక్రియల యొక్క కార్యాలయ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ఈ ఉపయోగం ద్వారా దూకాలి ఈ వినూత్న దశల ద్వారా మరియు వివిధ ప్లాట్ఫారమ్లను మరియు పారిశ్రామిక ఇంటర్నెట్ ప్లాట్ఫారమ్లను స్వీకరించడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవడం కూడా ముఖ్యమైనది ఇవన్నీ అవలంబించడం ద్వారా ఇప్పుడు మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు తగ్గించడం సాధ్యమవుతుంది పారిశ్రామిక ఇంటర్నెట్ను స్వీకరించడం ద్వారా తగ్గిన పనితీరు సమస్యలు ఇవి కొన్ని సూచనలు మరియు దీనితో మనం పారిశ్రామిక ఇంటర్నెట్లోని ఈ ప్రత్యేక ఉపన్యాసం ముగిశాము ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం చూసినట్లుగా పారిశ్రామిక ఇంటర్నెట్కు పారిశ్రామిక ఐయోటితో చాలా సారూప్యత ఉంది ఇది మళ్ళీ చాలా ఉంది పరిశ్రమలో ఆటోమేషన్ సమస్యలతో సారూప్యత ఉంది కానీ ఇవన్నీ ఒకేలా ఉన్నప్పటికీ వాటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మూలం కూడా విభిన్నంగా ఉంటుంది మరియు ఇవి కూడా వారి స్వంత స్థితిలో బాగా ప్రాచుర్యం పొందాయి ధన్యవాదాలు